శుభాకాంక్షలు మెర్రిల్ యొక్క మొదటి లెర్నింగ్ ప్రిన్సిపల్స్ లపై మాడ్యూల్ 3 యూనిట్ 8 కు స్వాగతం మునుపటి యూనిట్లలో మనము మెరిల్ను లను మరింత వివరంగా అన్వేషించడానికి ప్రయత్నిస్తాము మునుపటి యూనిట్లో తరగతి గదిలో వివిధ రకాల బోధనా భాగాలను ఎలా ఉపయోగించాలో చూశాము ఈ యూనిట్లో మెర్రిల్ యొక్క ఐదు మొదటి అభ్యాస సూత్రాలను మనము అర్థం చేసుకుంటాము మనకు అనేక రకాల బోధనా విధానాలు బోధనా పద్ధతులు బోధనా నిర్మాణాలు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడుతున్నాయని తెలుసు విద్యా సాంకేతిక పరిజ్ఞానం బోధనా రూపకల్పన సిద్ధాంతంపై పరిశోధన అనేక రకాల బోధనా నమూనాలను ఉత్పత్తి చేసింది ఈ మోడళ్లలో చాలా సాధారణమైనది ఏదో ఉందంటే అది మెరిల్ విజన్ బోధనా రూపకల్పన కోసం పరస్పర సంబంధం ఉన్న ప్రిస్క్రిప్టివ్ సూత్రాల సమితిని డిస్టిల్ చేయండి ఈ సూత్రాలు ఏదైనా నిర్దిష్ట బోధనా నమూనా లేదా బోధనా పద్ధతి నుండి స్వతంత్రంగా ఉండాలి అంటే ఈ సూత్రాలు చాలా బోధనా నమూనాలు లేదా బోధనా పద్ధతుల్లో స్పష్టంగా లేదా అవ్యక్తంగా ఈ పేరు ద్వారా లేదా వేరే పేరుతో అనుసరించాలి కానీ మెరిల్ చాలా విజయవంతమైన బోధనా నమూనాలు లేదా బోధనా పద్ధతులలో సాధారణమైన అటువంటి సూత్రాలను సేకరించాలని కోరుకున్నారు మరియు ఈ సూత్రాలు తమలో తాము మరియు ఒక నమూనా లేదా బోధనా పద్ధతి కాదని అతను చాలా స్పష్టంగా చెప్పాడు ఈ సూత్రాలను వేర్వేరు నమూనాలు మరియు విభిన్న బోధనా పద్ధతుల ద్వారా అమలు చేయవచ్చు వాస్తవ పరిభాష ఆ నమూనాలలో కొన్నింటిలో తేడా ఉండవచ్చు కానీ అంతర్లీన సూత్రం దాని యొక్క స్పిరిట్ ఒకటే మరియు మెర్రిల్ ఈ సూత్రాలను ప్రకృతిలో సూచించదగినదిగా కోరుకున్నాడు అంటే అవి డిజైన్ ఆధారితమైనవి అవి ఏమిటో వివరించవు కానీ అవి సూచనాత్మకమైనవి మరియు బోధనా పద్ధతి లేదా బోధనా నమూనాను రూపొందించడానికి మార్గదర్శకాలను ఇస్తాయి ఇవి పరస్పర సంబంధం ఉన్న ప్రిస్క్రిప్టివ్ సూత్రాలు మెరిల్ మొదటి సూత్రాలుగా ఐదు సూత్రాలతో బయటకు వచ్చింది అతను వాటిని మొదటి సూత్రాలుగా పిలుస్తాడు ఎందుకంటే అవి ఏదైనా బోధనా నమూనా లేదా బోధనా పద్ధతి రూపకల్పనకు చాలా ప్రాథమికమైనవి లెర్నింగ్ లో ఈ ఐదు మొదటి సూత్రాలు కార్యక్రమాలు మరియు పద్ధతులు ఈ మొదటి సూత్రాలలో కొన్ని లేదా అన్నింటిని మనం గమనించినట్లుగా ఉపయోగిస్తాయి మరియు మెరిల్ యొక్క థీసిస్ ఏమిటంటే ఒక నిర్దిష్ట మోడల్ లేదా బోధనా పద్ధతి యొక్క ప్రభావం సామర్థ్యం మరియు ఎంగేజ్మెంట్ ఈ సూత్రాలు అమలు చేయబడిన స్థాయికి పని చేస్తాయి అంటే ఈ సూత్రాలను మరింత విస్తృతంగా అమలు చేయడం మరింత ప్రభావవంతంగా సమర్థవంతంగా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది మొత్తం ఐదు సూత్రాలు అమలులోకి వచ్చినప్పుడు మెర్రిల్ యొక్క థీసిస్ ఏమిటంటే బోధన చాలా ప్రభావవంతంగా సమర్థవంతంగా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది వాస్తవానికి ఎటువంటి సందర్భోచిత సూత్రాలు లేవని కాదు అవి సామర్థ్యం లేదా ఎంగేజ్మెంట్ కొద్దిగా మాడ్యులేట్ చేయవచ్చు కానీ విస్తృతంగా ఇవి సార్వత్రిక సూత్రాలు ఈ ఐదు సూత్రాలను బోధనా పద్ధతిలో అమలు చేస్తే బోధన యొక్క మూడు Es మెరుగుపరచబడుతుంది ఇది మెరిల్ యొక్క థీసిస్ దీన్ని బ్యాకప్ చేయడానికి మనకు చాలా అనుభావిక ఆధారాలు లేవు కానీ ఈ సూత్రాలు అర్ధవంతం అవుతాయని మనమందరం ఉపాధ్యాయులు చూస్తారు అవి ప్రకృతిలో సార్వత్రికమైనవిగా కనిపిస్తాయి ఇచ్చిన బోధనా పద్ధతి నుండి నేర్చుకోవడం ఈ ఐదు మొదటి బోధనా సూత్రాల అమలుకు ప్రత్యక్ష నిష్పత్తిలో సులభతరం అవుతుంది ఈ యూనిట్లో మనం చేయబోయేది ఏమిటంటే మెర్రిల్ యొక్క ఐదు మొదటి అభ్యాస సూత్రాలను ప్రదర్శించటం మరియు తరువాత యూనిట్లో ఈ ఐదు సూత్రాలను అమలు చేసే ఒక నమూనాను చర్చించటం మనము ఇప్పటికే గుర్తించినట్లుగా రకరకాల నమూనాలు ఈ సూత్రాలను అమలు చేయగలవు తరువాతి యూనిట్లలో మనము ఇతర బోధనా విధానాలను చూసినప్పుడు ఈ మెర్రిల్ యొక్క ఐదు మొదటి అభ్యాస సూత్రాలకు కూడా అవి ఎక్కడ అనుగుణంగా ఉన్నాయో చూడటానికి ప్రయత్నిస్తాము మెర్రిల్ గుర్తించిన మరియు పేర్కొన్న ఐదు మొదటి అభ్యాస సూత్రాలు టాస్క్ సెంటర్డ్ ప్రిన్సిపల్ మొదటిది టాస్క్ సెంటర్డ్ ప్రిన్సిపల్ అభ్యాసకులు టాస్క్ సెంటర్డ్ బోధనా వ్యూహంలో పాల్గొన్నప్పుడు అభ్యాసం ప్రోత్సహించబడుతుంది మెరిల్ 'టాస్క్' అని చెప్పినప్పుడు అది క్లాస్ చివరిలో మనం ఇచ్చే ఎక్సర్సైజ్ సమస్య లాంటిది కాదు మెరిల్ నిజంగా విద్యార్థులు మొత్తం టాస్క్ తో నిమగ్నమవ్వాలని కోరుకుంటారు ఈ టాస్క్ వారి వృత్తిని అభ్యసించడం ప్రారంభించినప్పుడు విద్యార్థులు ఎదుర్కోవాల్సిన టాస్క్ లతో సమానంగా ఉంటుంది అభ్యాసకులు మొత్తం టాస్క్ ల యొక్క సరళమైన మరియు సంక్లిష్టమైన పురోగతిని చేపట్టినప్పుడు టాస్క్ సెంటర్డ్ బోధనా వ్యూహం నుండి నేర్చుకోవడం మెరుగుపడుతుంది ప్రారంభంలోనే వారు అభ్యాసకులు చాలా క్లిష్టమైన పనులతో చాలా సౌకర్యంగా ఉండకపోవచ్చు కాబట్టి మనము చాలా సరళమైన పనితో ప్రారంభించవచ్చు కాని ఆ టాస్క్ మొత్తం టాస్క్స్ అయి ఉండాలి అది మెరిల్ యొక్క థీసిస్ క్రమంగా మనం అభ్యాసకులకు అందించే మొత్తం టాస్క్స్ ల సంక్లిష్టతను పెంచవచ్చు మరియు ప్రారంభంలో ప్రత్యక్ష బోధన సూచనలు మొదలైన రూపంలో బోధకుడి మద్దతు చాలా విస్తృతంగా ఉంటుంది అభ్యాసకులు మరింత సంక్లిష్టమైన మొత్తం టాస్క్ ల ద్వారా అభివృద్ధి చెందుతున్నప్పుడు క్రమంగా బోధకుడు ఆమె మద్దతును ఉపసంహరించుకోవాలి తద్వారా అభ్యాసకుడు ఆ టాస్క్ లను పరిష్కరించగలడు ఆ టాస్క్ లపై పని చేయగలడు ఎక్కువ లేదా తక్కువ స్వతంత్ర పద్ధతిలో ప్రత్యక్ష బోధన కానీ ప్రామాణికమైన వాస్తవ సందర్భంలో ప్రపంచ సమస్యలు లేదా టాస్క్స్ నిజంగా ప్రామాణికమైన వాస్తవ ప్రపంచ సమస్యల ద్వారా అర్థం ఏమిటి ఇది భిన్నమైనది సాధారణంగా ఈ విధానం టాపిక్ సెంటర్డ్ బోధనా వ్యూహాల నుండి భిన్నంగా ఉంటుంది ఇవి టాస్క్ సెంటర్డ్ వ్యూహం కంటే ఎక్కువ ప్రాచుర్యం పొందాయి టాపిక్ సెంటర్డ్ బోధనా వ్యూహంలో సాధారణంగా ఏమి జరుగుతుందంటే సమస్యను పరిష్కరించడానికి అవసరమైన అన్ని సంబంధిత భాగాలు మొదట ప్రదర్శించబడతాయి వాస్తవానికి సమస్యను పరిష్కరించడానికి ముందు ఇది ఒక రకమైన బాటమ్ అప్ విధానం ఇక్కడ వివిధ నైపుణ్యాల సెట్లు మొదట ఇవ్వబడతాయి ఒక మినహాయింపుతో ఉండవచ్చు మీరు మొదట్లో దాని ప్రాముఖ్యతను గ్రహించకపోవచ్చు కాని తరువాతి పాఠంలో దీనిని చూస్తారు మనము మొదట అన్ని ప్రాథమిక నైపుణ్యాలను ప్రదర్శిస్తాము అప్పుడు మనము ఈ సామర్థ్యాల ఆధారంగా ఒక టాస్క్ ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము టాస్క్ సెంటర్డ్ బోధనా వ్యూహం మొత్తం టాస్క్ ముందస్తుతో మొదలవుతుంది మనము పనితో ప్రారంభిస్తాము సంక్లిష్టత తక్కువగా ఉండవచ్చు కాని టాస్క్ యొక్క స్వభావం అభ్యాసకులు నిపుణులుగా మారినప్పుడు పరిష్కరించాల్సిన టాస్క్ ల స్వభావంతో సమానంగా ఉంటుంది వారి తరువాతి వృత్తిలో వారు ఎదుర్కొనే టాస్క్ ఇది మొత్తం టాస్క్ లను ప్రదర్శించడానికి ఒక నమూనా అవుతుంది టాస్క్ యొక్క ప్రతి స్థాయిలో ఇంస్ట్రక్షన్ సైకిల్ పునరావృతమవుతుంది మరియు తరువాత మనము మరింత క్లిష్టమైన టాస్క్ కి వెళ్తాము కనీస టాస్క్ సెంటర్డ్ బోధనా వ్యూహం ఒకే టాస్క్ కానీ మెర్రిల్ చాలా గట్టిగా వాదించాడు పరిస్థితుల పరిమితులు లేకపోతే ఒకే టాస్క్ కాకుండా సంక్లిష్టమైన టాస్క్ ల యొక్క పురోగతిని కలిగి ఉండటం మంచిది ప్రారంభంలో బోధకుడి మద్దతు విస్తృతంగా ఉంటుందని ఆయన సూచిస్తున్నారు కాని క్రమంగా బోధకుడు ఆమె మద్దతును ఉపసంహరించుకోవాలి తద్వారా విద్యార్థులు అభ్యాసకులు సమస్యతో స్వతంత్రంగా పాల్గొనవచ్చు సంక్లిష్టత తక్కువ నుండి అధికంగా పెరిగేకొద్దీ బోధకుడి మద్దతు వాస్తవానికి తక్కువ అవుతుంది తద్వారా అభ్యాసకులు మరింత క్లిష్టమైన సమస్యపై పని చేయడానికి సౌకర్యంగా ఉంటారు పరిస్థితుల పరిమితులు ఉంటే కనీస టాస్క్ సెంటర్డ్ వ్యూహం ఒకే టాస్క్ కానీ అది మొత్తం టాస్క్ ఇది ప్రాబ్లెమ్ బేస్డ్ కాదు ప్రాబ్లెమ్ బేస్డ్ లెర్నింగ్ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనటానికి విద్యార్థులు బహిరంగంగా అన్వేషించేది వారు ఒకరినొకరు నేర్చుకుంటారు ప్రారంభంలో బోధకుడు అందించిన వనరుల నుండి మరియు సమస్యల పరిష్కారంతో విద్యార్థులు ముందుకు సాగే వనరుల నుండి ఇది మరింత ఓపెన్ ఎండెడ్ టాస్క్ కేంద్రీకృత బోధనా వ్యూహం దీనికి విరుద్ధంగా వాస్తవానికి ప్రత్యక్ష బోధన యొక్క ఒక రూపం కానీ వాస్తవ ప్రపంచ సమస్యల సందర్భంలో బోధకుడు తప్పనిసరిగా తరగతి వేగాన్ని నియంత్రిస్తాడు ఇది ప్రత్యక్ష బోధన యొక్క ఒక రూపం కానీ ఇది వాస్తవ ప్రపంచ సమస్యల సందర్భంలో సంభవిస్తుంది తదుపరి సూత్రం యాక్టివేషన్ ప్రిన్సిపల్ నిర్మాణాలను యాక్టివేట్ చేసినప్పుడు అభ్యాసం ప్రోత్సహించబడుతుంది దీని అర్థం ఏమిటంటే "జ్ఞానం నిర్మాణాత్మక రకమైన సిద్ధాంతం" అభ్యాసకులు ఇప్పటికే కలిగి ఉన్న మునుపటి జ్ఞానం మీద జ్ఞానం నిర్మించబడింది ఇది వారి క్రొత్త జ్ఞానాన్ని పెంపొందించడానికి పునాదిగా మారుతుంది మరియు అభ్యాసకులు కొత్త జ్ఞానాన్ని తమ వద్ద ఉన్నదానితో అనుసంధానించారు అంటే అభ్యాసం ఇలా సాగుతుంది అదే థీసిస్ విద్యార్థులకు అందించడానికి కొత్త జ్ఞానంతో ప్రారంభించడానికి ముందు బోధకులు అభ్యాసకులు సంబంధిత మునుపటి నాలెడ్జి బేస్ ని గుర్తుచేసుకునేలా చూడాలి కాబట్టి సంబంధిత ఫ్రేమ్వర్క్ను విద్యార్థులు గుర్తుచేసుకోవాలి అభ్యాసకులు మునుపటి జ్ఞానం మరియు అనుభవాన్ని ఒకదానితో ఒకటి పంచుకున్నప్పుడు యాక్టివేషన్ నుండి నేర్చుకోవడం మెరుగుపడుతుంది మునుపటి జ్ఞానం యొక్క యాక్టివేషన్ ప్రక్రియలో విద్యార్థులందరూ తమ మునుపటి జ్ఞాన నేపథ్యాన్ని నిజంగా గుర్తుకు తెచ్చుకునేలా చేయడానికి ఇది మంచి వ్యూహం ఈ అనుభవాలను పంచుకోవడం ద్వారా తోటివారు తమ వ్యక్తిగత అనుభవాలు మునుపటి జ్ఞాన నేపథ్యం మానసిక నమూనాలను గుర్తు చేసుకోవచ్చు వాటిని పోల్చండి మరియు తేడాలు ఉంటే వారు చర్చించవచ్చు కాబట్టి విద్యార్థులు ఒక రకమైన సహకార ప్రయత్నంలో పాల్గొనవచ్చు తద్వారా వారు మునుపటి నాలెడ్జి బేస్ ని గుర్తుకు తెచ్చుకుంటారు ఈ క్రొత్త జ్ఞానాన్ని నిర్వహించడానికి అభ్యాసకులు ఒక నిర్మాణాన్ని గుర్తుచేసుకున్నప్పుడు లేదా పొందినప్పుడు యాక్టివేషన్ నుండి నేర్చుకోవడం మెరుగుపడుతుంది జ్ఞానం ఏకీకృతం అయ్యే నిర్మాణం ఉండటం చాలా ముఖ్యం యాదృచ్ఛికంగా సమాచార భాగాలను తీయటానికి ప్రయత్నించడం విద్యార్థుల లోతైన అభ్యాసానికి నిజంగా దోహదం చేయదు అభ్యాసకులు సరైన మానసిక నమూనాను కలిగి ఉండాలి క్రొత్త అభ్యాసానికి అనుగుణంగా ఉండే నిర్మాణం విద్యార్థుల నుండి సంగ్రహించడానికి ప్రయత్నించడం ద్వారా ప్రస్తుతం వారు కలిగి ఉన్నది ఆలోచన ఆపై వారిని ఒకరితో ఒకరు చర్చించుకునేలా చేయడం ఆలోచనలను ప్రదర్శించడం మరియు వారు తగిన వాటితో ప్రారంభమయ్యేలా చూడటం ద్వారా సరైన మానసిక నమూనాను ప్రారంభించడంలో లేదా గుర్తుకు తెచ్చుకోవడంలో బోధకుడు తప్పక సహాయం చేయాలి ఇంతకుముందు నేర్చుకున్న సంబంధిత కాగ్నిటివ్ నిర్మాణాలను గుర్తుకు తెచ్చుకోవటానికి అభ్యాసకులను నిర్దేశించడం మరియు ప్రస్తుత పనికి ఇది సంబంధితంగా ఉందో లేదో తనిఖీ చేయడం తగిన మానసిక నమూనాను అమలు చేయమని నిర్ధారించడం ద్వారా అభ్యాసకులకు సహాయపడుతుంది స్వయంగా అభ్యాసకులు మునుపటి జ్ఞానం నుండి సరైన నమూనాను గుర్తుకు తెచ్చుకోలేరు ఇది ప్రస్తుత జ్ఞానానికి తగినది బోధకుడు వారికి మార్గనిర్దేశం చేయాలి వారికి సహాయం చేయాలి విద్యార్థులు మోడల్ను గుర్తుకు తెచ్చుకోవాలి వారు చర్చలో పాల్గొననివ్వండి మరియు అవసరమైతే మానసిక నమూనా చిత్రాన్ని సరిదిద్దడానికి బోధకులు వారికి సహాయపడగలరు తగిన మానసిక నమూనాను గుర్తుచేసుకున్నప్పుడు అభ్యాసం మెరుగుపడుతుంది ఇటువంటి సముచితమైన నమూనా అభ్యాసకులకు తదుపరి దశలలో అంటే ప్రదర్శన అప్లికేషన్ మరియు రిఫ్లెక్షన్ సమయంలో సహాయపడుతుంది ఇది చాలా ముఖ్యమైన దశ మరియు కొన్ని బోధనా నమూనాలలో ఇది ఆధిపత్య పాత్ర పోషిస్తుంది కానీ కొన్ని అనుభవాలలో మెరిల్ గమనించాడు మరియు బోధకుడు ఈ దశను దాటవేయడాన్ని మనలో కొందరు గమనించవచ్చు క్రొత్త జ్ఞానాన్ని స్వీకరించడానికి అభ్యాసకులు నిజంగా సరిగ్గా సిద్ధంగా లేరు మునుపటి అనుభవాలను పంచుకోవడం తోటివారికి విపరీతమైన అనుభవాన్ని అందిస్తుంది మోడల్ను ప్రదర్శిస్తున్న ఎవరైనా వివరించిన వాటిని ఇతరులు నిజంగా అనుభవించవచ్చు మరియు ఇది వారిలో ఇలాంటి రిఫ్లెక్షన్ ని ప్రేరేపిస్తుంది ఇది అభ్యాసకులందరి మనస్సులలో ప్రేరేపించబడిన సరైన మానసిక నమూనాలతో సిద్ధంగా ఉండటానికి మొత్తం తరగతికి సహాయపడుతుంది క్రొత్త కంటెంట్ డెలివరీ ప్రారంభానికి ముందు ఇది చాలా ముఖ్యమైన సూత్రం తదుపరి ముఖ్యమైన సూత్రం డెమోన్స్ట్రేషన్ ను అనుసరిస్తున్నాము అందువల్ల ఈ సూత్రం ద్వారా తప్పనిసరిగా అర్థం ఏమిటంటే ప్రదర్శన కోర్సు ఫలితంతో లేదా ఈ ప్రత్యేక సెషన్లో బోధించబడుతున్న సామర్థ్యానికి అనుగుణంగా ఉండాలి ప్రదర్శన కోర్సు ఫలితానికి అనుగుణంగా ఉండాలి సంబంధిత CO యొక్క కాగ్నిటివ్ గా ఉండకూడదు కాని వారు చురుకుగా పాల్గొనాలి వారు తమలో తాము చర్చించుకోవచ్చు మరియు అవసరమైన చోట వారు తమ నైపుణ్యాలను కూడా ప్రదర్శిస్తారు కానీ అభ్యాసకులు మరియు బోధకుడి మధ్య చురుకైన పరస్పర చర్య నేర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది ప్రదర్శన నుండి నేర్చుకోవడం తోటివారి చర్చ మరియు తోటివారి ప్రదర్శన ద్వారా మెరుగుపరచబడుతుంది ఒక ఆర్గనైజింగ్ నిర్మాణాన్ని నిర్దిష్ట సందర్భాలతో సంబంధం కలిగి ఉండటానికి అభ్యాసకులు మార్గనిర్దేశం చేసినప్పుడు ప్రదర్శన నుండి నేర్చుకోవడం మెరుగుపడుతుంది చాలా విస్తృత సూత్రాలు ఆ సూత్రాల యొక్క నిర్దిష్ట సందర్భాలతో సంబంధం కలిగి ఉండాలి ప్రదర్శనలో సాధారణ సూత్రాలు మరియు ఈ సూత్రాలు వర్తించే నిర్దిష్ట సందర్భాలు ఉంటాయి మరియు అభ్యాసకులు మునుపటి జ్ఞానం మరియు ప్రస్తుత జ్ఞానాన్ని సాధారణ సూత్రాలకు మరియు నిర్దిష్ట సందర్భాలకు సంబంధించిన ఒక ఆర్గనైజింగ్ నిర్మాణాన్ని కలిగి ఉండాలి అభ్యాసకులు కంటెంట్కు సంబంధించిన మీడియా ద్వారా గమనించినప్పుడు ప్రదర్శన నుండి నేర్చుకోవడం మెరుగుపడుతుంది కంటెంట్ యొక్క స్వభావం CO యొక్క రకాన్ని బట్టి ఒకరు టెక్స్ట్ ఉపయోగించాల్సి ఉంటుంది మనము ఉపయోగిస్తున్న ఏ మీడియా అయినా అది అభ్యాసకులలో ప్రోత్సహించడానికి మనము ప్రయత్నిస్తున్న సామర్థ్యానికి అనుగుణంగా ఉండాలి దీని అర్థం మీడియా కోర్సు ఫలితానికి లేదా సామర్థ్యానికి అనుగుణంగా ఉండాలి ప్రదర్శన యొక్క క్లిష్టమైన అంశాలపై అభ్యాసకుడి దృష్టి పెట్టడానికి అభ్యాస మార్గదర్శకత్వం చాలా సహాయపడుతుంది ప్రదర్శన జరుగుతున్నప్పుడు బోధకుడు క్లిష్టమైన అంశాలను ఎత్తి చూపవచ్చు మరియు అభ్యాసకులను ప్రదర్శన యొక్క క్లిష్టమైన అంశాలను పరిశీలించడం ప్రతిబింబించడం మరియు ఉపయోగించడం వంటి వాటికి మార్గనిర్దేశం చేయవచ్చు ముందస్తు అభ్యాసం యొక్క మానసిక నమూనా యొక్క ప్రార్థనతో కూడా అభ్యాసకుల మార్గదర్శకత్వం చాలా అవసరం లేదా సంబంధితమైనది కొన్నిసార్లు ప్రారంభ దశలలో అభ్యాసకులు ప్రదర్శన యొక్క కొన్ని క్లిష్టమైన అంశాలను కోల్పోయే అవకాశం ఉంది ప్రదర్శన సమయంలో మెరిల్ సమాచారం మరియు చిత్రణ మధ్య తేడాను చూపుతుంది బ్లూమ్స్ వర్గీకరణ పరంగా దీని అర్థం ఏమిటంటే గుర్తుంచుకోవడం అర్థం చేసుకోవడం మరియు స్థాయిలను వర్తింపచేయడం వంటివి సమాచారం అనేది సాధారణ సూత్రాల ప్రదర్శన మరియు అభ్యాసకులు దానిని గుర్తుకు తెచ్చుకోవాలి చిత్రణ అనేది నిర్దిష్ట సూత్రాలతో సాధారణ సూత్రాల ప్రదర్శన మరియు అభ్యాసకులు ఏదైనా కేసుకు సూత్రాలను వర్తింపజేయగలగాలి కంటెంట్ యొక్క స్వభావాన్ని బట్టి బోధకుడు సమాచారం మరియు చిత్రణ సమయంలో అభ్యాసకులకు తగిన మార్గదర్శకత్వం అందించాలి కంటెంట్ యొక్క స్వభావం ఆధారంగా ప్రదర్శన తప్పనిసరిగా టెక్స్ట్ గ్రాఫిక్స్ సిమ్యులేషన్ మొదలైన తగిన సంబంధిత మాధ్యమాలను ఉపయోగించాలి అప్లికేషన్ ప్రిన్సిపల్ ప్రక్రియ స్థాయికి అనుగుణంగా ఉండాలి కాబట్టి ఇది విశ్లేషణ స్థాయిలో ఉన్న నైపుణ్యం అయితే విద్యార్థులు విశ్లేషించే స్థాయిలో ఉండే కార్యాచరణలో పాల్గొనాలి అది వర్తిస్తే అది వర్తించే స్థాయిలో ఉంటుంది మెరిల్ యొక్క అప్లికేషన్ సూత్రం చాలా విస్తృత అర్థంలో ఉపయోగించబడుతుంది ఇది తప్పనిసరిగా బ్లూమ్ యొక్క 'అప్లై' స్థాయిలో సమస్యతో మునిగిపోతుంది అభ్యాసకులు బోధించే కంటెంట్ రకానికి అనుగుణంగా ఉన్న కొత్తగా సంపాదించిన జ్ఞానం యొక్క అనువర్తనంలో నిమగ్నమైనప్పుడు అంటే తప్పనిసరిగా CO లేదా సామర్థ్యానికి అనుగుణంగా ఉంటుంది అభ్యాసకులు కర్రెక్టీవ్ ఫీడ్బ్యాక్ స్వీకరించినప్పుడు అప్లికేషన్ నుండి నేర్చుకోవడం ప్రభావవంతంగా ఉంటుంది అభ్యాసకులు అప్లికేషన్ లో నిమగ్నమైనప్పుడు కర్రెక్టీవ్ ఫీడ్బ్యాక్ స్వీకరించడం చాలా ముఖ్యం అప్లికేషన్ నుండి నేర్చుకోవడం తోటివారి సహకారం ద్వారా మెరుగుపరచబడుతుంది పీర్ సహకారం అభ్యాసాన్ని ప్రోత్సహిస్తున్న దాదాపు అన్ని బోధనా పరిస్థితులలో ఇది గుర్తించబడింది అభ్యాసకులు శిక్షణ పొందినప్పుడు మరియు ప్రతి తదుపరి టాస్క్ కి ఈ కోచింగ్ క్రమంగా ఉపసంహరించబడినప్పుడు అప్లికేషన్ నుండి నేర్చుకోవడం మెరుగుపడుతుంది మేము చెప్పినట్లుగా సంక్లిష్టమైన టాస్క్ ల యొక్క పురోగతి మనకు ఉంది ప్రారంభ దశలలో కోచింగ్ బోధకుడి సహాయం చాలా గణనీయమైనది అభ్యాసకులు మరింత సంక్లిష్టమైన సమస్యలతో ముందుకు సాగడంతో కోచింగ్ బోధకుడి నుండి వచ్చే మద్దతు క్రమంగా తగ్గించబడాలి ఉపసంహరించుకోవాలి మరియు చివరకు అభ్యాసకులు తమ పనితో పూర్తిగా నిమగ్నమవ్వాలి అభ్యాసకులు మొత్తం పనితో స్వయంగా పాల్గొనగలిగే వరకు ఇవి పునరావృతమవుతాయి ఇది మెరిల్ అప్లికేషన్ ప్రిన్సిపల్ యొక్క మరొక ముఖ్యమైన సూత్రం ప్రదర్శన మరియు అనువర్తనం మధ్య సమయ అంతరం సాధ్యమైనంత తక్కువగా ఉన్నప్పుడు అభ్యాసం ప్రోత్సహించబడుతుందని మెరిల్ వాస్తవానికి పేర్కొన్నాడు అంటే అభ్యాసకులు ప్రదర్శనను చూసినప్పుడు వారు వీలైనంత త్వరగా అప్లికేషన్లో పాల్గొనగలగాలి బోధనా పరిస్థితులలో చాలావరకు విస్మరించబడే చివరి ముఖ్యమైన సూత్రం ఇంటెగ్రేషన్ ప్రిన్సిపల్ నిర్మాణాలతో అనుసంధానించినప్పుడు అభ్యాసం ప్రోత్సహించబడుతుంది చాలా తరచుగా బోధకులు చెబుతారు "దాని గురించి ఆలోచించండి" మరియు దానిని వదిలివేయండి వాస్తవానికి "దాని గురించి ఆలోచించండి" ఈ సమైక్య సూత్రం తప్ప మరొకటి కాదు రిఫ్లెక్షన్ ప్రక్రియలో విద్యార్థులను నిమగ్నం చేయడానికి బోధకుడి నుండి చేతన ప్రయత్నం అవసరం కొత్తగా సంపాదించిన జ్ఞానాన్ని ప్రస్తుత జ్ఞానంతో అనుసంధానించడం విద్యార్థుల లోతైన అభ్యాసానికి చాలా ముఖ్యమైన అంశం ఈ జ్ఞానాన్ని ఏకీకృతం చేయడానికి మరియు అది వారితోనే ఉండేలా అభ్యాసకులు వివిధ పద్ధతులను ఉపయోగించవచ్చు అభ్యాసకులు తమ కొత్త జ్ఞానాన్ని బహిరంగంగా ప్రదర్శించగల విషయం ఒకటి వారు ఈ క్రొత్త జ్ఞానాన్ని బహిరంగంగా ప్రదర్శించగలిగినప్పుడు అది అనువర్తనం అది వారితో ఎక్కువ కాలం ఉండటానికి అవకాశం ఉంది కొన్ని నిర్దిష్ట వివరాలు అవి చాలా కాలం తర్వాత గుర్తుకు రాకపోవచ్చు కాని సాధారణ అనువర్తన సందర్భం వారితోనే ఉంటుంది ఇంటెగ్రేషన్ నుండి నేర్చుకోవడం పీర్ విమర్శ ద్వారా మెరుగుపడుతుంది పీర్స్ అనగా సహచరులు సమీక్షించగలిగితే విమర్శించగలిగితే మరియు మీ స్వంత దృక్పథాన్ని కాపాడుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నప్పుడు మరియు సహచరులు సమీక్షించగలిగితే మరియు మనము దానిని ఒక కోణంలో సమర్థిస్తుంటే మనము గురువు పాత్రను పోషిస్తున్నాము ఎందుకంటే అభ్యాసకుడు ఇప్పుడు తన ప్రదర్శనను ప్రదర్శిస్తున్నాడు లేదా ఆమె కొత్తగా పొందిన జ్ఞానం ఏదో ఒక కోణంలో ఇది గురువు పాత్ర మనందరికీ తెలిసిన చాలా సందర్భాలలో గురువు విద్యార్థి కంటే ఎక్కువగా నేర్చుకుంటాడు ఎందుకంటే మీరు ఒక స్థానాన్ని రక్షించడానికి వాదించడానికి ప్రయత్నిస్తున్నారు నైపుణ్యాన్ని వర్తింపజేయండి విద్యార్థులు ఆ పాత్రను పోషించినప్పుడు అభ్యాసం బలంగా ఉంటుంది అభ్యాసకులు ఆ క్రొత్త జ్ఞానం మరియు నైపుణ్యాలను ఉపయోగించడానికి వ్యక్తిగత మార్గాలను సృష్టించినప్పుడు కనిపెట్టినప్పుడు లేదా అన్వేషించినప్పుడు ఇంటెగ్రేషన్ నుండి నేర్చుకోవడం మెరుగుపడుతుంది అభ్యాసకులు తమకు కొత్తగా సంపాదించిన జ్ఞానాన్ని వాస్తవ సందర్భాలలో వర్తింపజేయడానికి ఎక్కువ అవకాశాలు బలంగా నేర్చుకోవడం మరియు ఎక్కువ కాలం ఈ క్రొత్త జ్ఞానాన్ని నిలుపుకోవడం కాబట్టి ఈ సూత్రం చాలా ముఖ్యమైన సూత్రం ఇక్కడ విద్యార్థులు అభ్యాసకులు కొత్తగా సంపాదించిన జ్ఞానాన్ని ఇప్పటికే ఉన్న జ్ఞానంతో అనుసంధానించమని ప్రోత్సహిస్తారు ఇది నేర్చుకున్న వాటిని నిలుపుకోవడంలో అభ్యాసకులకు సహాయపడుతుంది పీర్ చర్చ మరియు పీర్ విమర్శల ద్వారా రిఫ్లెక్షన్ ప్రోత్సహించబడుతుంది మరియు అభ్యాసకులు కొత్తగా సంపాదించిన వారి సామర్థ్యాన్ని బహిరంగంగా ప్రదర్శించే అవకాశాలు గొప్ప ప్రేరణగా ఉంటాయి అభ్యాసకులు వారు కొత్తగా సంపాదించిన సామర్థ్యాలను వారి వ్యక్తిగత సందర్భంలో ఉపయోగించినప్పుడు అభ్యాసం మరింత స్థిరంగా ఉంటుంది మెర్రిల్ దశ మరియు మొత్తం విషయం ఏకీకృతం అవుతుంది మరియు గ్రూప్ డిస్కషన్ రిఫ్లెక్షన్ ఒక జర్నల్ రాయడం వంటి తగిన కార్యకలాపాలు ప్రారంభించబడతాయి ఇది ఈ సామర్థ్యాన్ని ఎక్కువ కాలం నిలుపుకోవటానికి ప్రోత్సహిస్తుంది ఈ సమయంలో ఒక సూక్ష్మమైన "స్ట్రక్చర్ - గైడెన్స్ - కోచింగ్ - రిఫ్లెక్షన్" దశలో బోధకుడు అభ్యాసకులలో రిఫ్లెక్షన్ని ప్రోత్సహించాలి బోధన యొక్క నాలుగు దశల చక్రం వాస్తవానికి "స్ట్రక్చర్ - గైడెన్స్ - కోచింగ్ - యొక్క ఉప చక్రం కలిగి ఉంది ఈ సూక్ష్మ చక్రం యొక్క బోధకుడి యొక్క అవగాహన మంచిగా ఉన్నట్లయితే బోధన మరింత ప్రభావవంతంగా ఉంటుంది చివర్లో ట్యాగ్ చేయబడిన "నేను మీకు చెప్పినదాన్ని గుర్తుంచుకో" ప్రశ్నలతో సమాచార మాత్రమే సూచన చాలా తక్కువ స్థాయి బోధనా వ్యూహంగా పరిగణించబడుతుందని మెరిల్ సాధారణంగా నమ్ముతాడు అంటే ఇది వన్ వే ప్రవాహం మరియు యాక్టివేషన్ దశ అప్లికేషన్ దశ రిఫ్లెక్షన్ దశ లేవు బోధనా వ్యూహంలో అభ్యాసానికి సంబంధించిన మొదటి సూత్రాలు అమలు చేయబడినప్పుడు బోధనా వ్యూహం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది ఉదాహరణకు బోధనా వ్యూహంలో ఆక్టివేషన్ దశ ఉంటే అభ్యాసం ఒక స్థాయి ఎక్కువగా ఉంటుంది ఇది ఒక టాస్క్ సెంటర్డ్ వ్యూహాన్ని కలిగి ఉంటే అక్కడ మొత్తం అభ్యాసం ఒక వాస్తవిక టాస్క్ చుట్టూ జరుగుతుంది అది మొత్తం టాస్క్ అప్పుడు అభ్యాసం తదుపరి ఉన్నత స్థాయికి చేరుకుంటుంది అభ్యాసకులు కొత్తగా సంపాదించిన జ్ఞానాన్ని వర్తింపజేయడానికి అవకాశాలు కల్పిస్తే అభ్యాసం ఇంకా ఉన్నత స్థాయికి చేరుకుంటుంది అభ్యాసకుల యొక్క రిఫ్లెక్షన్ యొక్క చేతన ప్రమోషన్ వ్యూహంలో కలిగి ఉంటే బోధనా వ్యూహం ఇంకా ఉన్నత స్థాయి వ్యూహంగా మారుతుంది అప్పుడు మనము అత్యధిక స్థాయి బోధనా వ్యూహాన్ని పొందుతాము అది మెరిల్ యొక్క థీసిస్ దీనికి మద్దతు ఇవ్వడానికి మన దగ్గర చాలా అనుభవ ఆధారాలు లేవు కానీ అకారణంగా ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరియు మెర్రిల్ బోధనా రూపకల్పన సిద్ధాంత రంగంలో తన విస్తారమైన అనుభవంతో మరియు వివిధ మోడళ్లతో తన విస్తారమైన అనుభవంతో ఇది నిజం అని నమ్మకంగా భావిస్తాడు బోధనా పరిస్థితుల యొక్క విశిష్టతలు ఈ ప్రభావాలను కొద్దిగా మాడ్యులేట్ చేసినప్పటికీ ఈ ఐదు సూత్రాలలో ఎక్కువ అవలంబించడంతో బోధనా వ్యూహం మెరుగ్గా మరియు మెరుగవుతుంది అనే ఈ తత్వశాస్త్రం సాధారణంగా నిజం ఇంస్ట్రక్షనల్ డిజైన్ మోడల్ ఈ ఐదు మొదటి అభ్యాస సూత్రాలను కలిగి ఉంటే అది చాలా ప్రభావవంతంగా సమర్థవంతంగా మరియు ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉంది మరియు ఇది తప్పనిసరిగా మెరిల్ సూత్రాల వెనుక ఉన్న నేపథ్యం ఎక్సర్సైజ్ మెరిల్ యొక్క ఐదు మొదటి అభ్యాస సూత్రాలను పొందుపరుస్తాయి మెర్రిల్ యొక్క ఐదు మొదటి సూత్రాలు ఎంతవరకు ఉన్నాయో అంచనా వేయండి ఎక్సర్సైజ్ యొక్క ఫలితాలను tale com లో పంచుకున్నందుకు ధన్యవాదాలు In the next unit we will look at an instructional design based on Merrill's five first principles of learning It will be a model which incorporates all the five first principles of learning We have touched upon this model in the earlier units also We will try to explore that model in a little bit more detail and see the correspondence between that model and Merrill's five first principle of learning తదుపరి యూనిట్లో మెర్రిల్ యొక్క ఐదు మొదటి అభ్యాస సూత్రాల ఆధారంగా ఒక ఇంస్ట్రక్షనల్ డిజైన్ ను పరిశీలిస్తాము ఇది నేర్చుకునే ఐదు మొదటి సూత్రాలను కలిగి ఉన్న ఒక నమూనా అవుతుంది మునుపటి యూనిట్లలో కూడా మనము ఈ మోడల్ను చూసాము మనము ఆ నమూనాను కొంచెం వివరంగా అన్వేషించడానికి ప్రయత్నిస్తాము మరియు ఆ మోడల్ మరియు మెరిల్ యొక్క ఐదు మొదటి అభ్యాస సూత్రం మధ్య అనురూప్యాన్ని చూస్తాము Thank you and we will meet again with the next unit మీకు ధన్యవాదాలు మరియు మనము తదుపరి యూనిట్లో మళ్ళీ కలుస్తాము